ఉపన్యాసం 37 కు స్వాగతం ఈ ఉపన్యాసంలో నేను సింపుల్ అలారం సిస్టమ్ రూపకల్పనను చూపిస్తాను టచ్ సెన్సార్ ఉపయోగించి మీరు వేసవి సెలవుల్లో చాలా కాలం మీ ఇంటి నుండి బయట ఉన్న ఒక సినారియో గురించి ఆలోచిద్దాంఅయితే సెక్యూరిటీలు ఆ ప్రదేశాలలో ఉన్నాయి కాని అప్పటికి దొంగతనం జరగవచ్చు మీ ఇంట్లోకొన్ని పాయింట్లు ఉన్నాయని మీకు తెలుసు ఏ విధంగానైనా ఒక వ్యక్తి ప్రవేశించగలడు తలుపుకు ఒక తాళం ఉంది మరియు ఎవరైనా ఆ తాళాన్ని బ్రేక్ చేసి ప్రవేశించాలి లేదా అది కొన్ని విండోస్ నుండి కావచ్చు ఏమైనప్పటికీ మీరు ఆ విండోను బ్రేక్ చేయాలి కాబట్టి మీ ఇంట్లో ఏదైనా వుల్నేరబుల్కలిగించే పాయింట్ ఉంటే మీరు పరిగణించవచ్చు ఒక ప్రత్యేకమైన డివైస్ అది టచ్ సెన్సార్ తప్ప మరేమీ కాదు మీరు ఆ ప్రదేశాలలో టచ్ సెన్సార్ను ఉంచవచ్చు మరియు ఎవరైనా అక్కడ తాకినట్లయితే అలారం మ్రోగుతోంది కాబట్టి తదనుగుణంగా మీరు ఈ టచ్ సెన్సార్ ను ఉంచగల వ్యవస్థను కలిగి ఉండవచ్చు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా సెన్సార్ను తాకినప్పుడల్లా SMS హెచ్చరిక మీ మొబైల్కు పంపబడుతుంది ఆపై మీరు ఒక ఆప్ ను తయారు చేయవచ్చు ఎప్పుడైతే ఒక నిర్దిష్ట సంఖ్య ద్వారా SMS స్వీకరించబడితే అప్పుడు అలారం సిస్టమ్ ఆక్టివేట్ అవుతుంది నేను ఇక్కడ ఈ ప్రత్యేకమైన విషయం గురించి చర్చిస్తాను ఎప్పుడైనా అవాంఛిత వ్యక్తి మీరు లేనప్పుడుమీ తలుపును తాకినప్పుడల్లా ఒక SMS హెచ్చరిక పంపబడుతుంది మునుపటి ఉదాహరణలో మేము మీ సిస్టమ్కు మొబైల్ నుండి ఒక SMS ను పంపుతున్నాము అది బల్బ్ను ఆన్ మరియు ఆఫ్ చేస్తుంది అయితే ఇక్కడ మనం ఏమి చేస్తున్నాం దొంగతనం ప్రయత్నం లేదా అలాంటిదేదో జరిగినట్టు ఇక్కడ సిస్టమ్ అనలైజ్స్ చేస్తే ఒక నిర్దిష్ట సంఖ్యకు ఈ సిస్టమ్ కొన్నిSMS లు పంపుతుంది మేము టచ్ సెన్సార్ గురించి మాట్లాడుతాము సెన్సార్ ఇంటర్ఫేస్ స్ట్రైట్ఫార్వర్డు గా ఉంటుంది చివరగా నేను దీనిని ప్రదర్శిస్తాను నేను చెప్పినట్లుగా ఈ ప్రయోగం హోమ్ ఆటోమేషన్ సిస్టమ్ యొక్క మరొక అప్లికేషన్ భద్రతా అంశం కోసం దీనిని విలీనం చేయవచ్చు కాబట్టిఇది హోమ్ ఆటోమేషన్ కు సంబంధించినది ఇక్కడ అనర్థరైజ్డ్ యాక్సిస్ జరిగినప్పుడల్లా ఆటోమేటెడ్ అలారం జనరేషన్ సిస్టం ఇంటి యజమానిని హెచ్చరిస్తుంది అనర్థరైజ్డ్ యాక్సిస్ జరిగినప్పుడల్లా అది SMS పంపుతుంది అనర్థరైజ్డ్ యాక్సిస్ ఎలా కనుగొనబడుతుంది ఇక్కడ కారు ఇంట్రుషన్ అలారమ్ సిస్టం సమానమైన టచ్ ఇంటర్ఫేస్ సర్క్యూట్ ద్వారా అనర్థరైజ్డ్ యాక్సిస్ కనుగొనబడుతుంది ఇక్కడ ఎవరైనా మీ కారును తాకితే అలారం ఆక్టివేట్ అవుతుంది గుర్తించిన తర్వాత ఏమి జరుగుతుంది తరచుగా అలారం వ్యవస్థను ఆక్టివేట్ చేయవచ్చు మరియు యజమాని తన మొబైల్ ఫోన్ నుండి SMS పంపడం ద్వారా హెచ్చరించవచ్చు ఇది మేము ఉపయోగించిన టచ్ సెన్సార్ ఒక Vcc GND ఉంది మరియు ఇది ఇక్కడ వస్తున్న సిగ్నల్ అవుట్పుట్ మరియు ఇది TTP223B మీరు ఈ భాగాన్ని తాకినట్లయితే లేదా మీరు క్రింద నుండి తాకినట్లయితే ఇది పని చేస్తుంది టచ్ సెన్సార్ మాడ్యూల్ ఈ TTP223B ని కలిగి ఉంది ఇది 1 కీ టచ్ ప్యాడ్ డిటెక్టర్ IC మరియు కెపాసిటివ్ ఎలిమెంట్ వైవిధ్యాలను గుర్తించడానికి అనుకూలంగా ఉంటుంది మాడ్యూల్ 5 వోల్ట్ విద్యుత్ సరఫరా మరియు గ్రౌండ్ కలిగి ఉంది మరియు డిజిటల్ సిగ్నల్ అవుట్పుట్ టచ్ యొక్క ఉనికిని లేదా లేకపోవడాన్ని సూచిస్తుంది డిజిటల్ సిగ్నల్ అవుట్పుట్ ఈ టచ్ యొక్క ప్రెజన్స్ ని లేదా అబ్సెన్స్ ని సూచిస్తుంది ఈ టచ్ సెన్సార్ జిఎస్ఎమ్ మాడ్యూల్ మరియు మైక్రోకంట్రోలర్ను కనెక్ట్ చేసే ఆర్డునో బోర్డ్ను ఉపయోగించి మేము చేసిన ప్రయోగం ఇది ఇంట్రుషన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మైక్రోకంట్రోలర్ టచ్ సెన్సార్ను నిరంతరం పోల్ చేస్తుంది అలా అయితే సంబంధిత వ్యక్తికి SMS ద్వారా తగిన సందేశం పంపబడుతుంది అలారం వ్యవస్థ కూడా ఆక్టివేట్ చేయబడుతుంది మేము ఇంతకుముందు చర్చించిన స్పీకర్ను ఉపయోగించి అలారం వ్యవస్థను అనుకరించాము ధ్వని వంటి సైరన్ వస్తుంది మరియు మేము కూడా ఒక SMS పంపాము ఇది సర్క్యూట్ రేఖాచిత్రం కాబట్టి ఇది గ్రౌండ్ ఇది Rx ఇది ఆర్డునో పిన్స్ 10 మరియు 11 లతో అనుసంధానించబడిన Tx మరియు మేము సిగ్నల్ను A0 పిన్కు కనెక్ట్ చేసాము మరియు ఈ Vcc మరియు గ్రౌండ్ ఇది టచ్ సెన్సార్ మరియు మేము అలారం వ్యవస్థను కూడా కనెక్ట్ చేసాము అలారం వ్యవస్థను అనుకరించటానికి మేము స్పీకర్ను ఉపయోగించాం స్పీకర్ పిన్ D2కి కనెక్ట్ చేయబడింది మరియు ఇది గ్రౌండ్ కి అనుసంధానించబడి ఉంది ఇప్పుడు ఇక్కడ మనం ఆర్డునో UNO కోడ్ కు వెళ్లుదాం సాఫ్ట్వేర్ సీరియల్ కనెక్షన్ను ఎలా తయారు చేయాలో మాకు ఇప్పటికే తెలుసు మేము పిన్ నంబర్ 10 మరియు 11 తో సీరియల్ కనెక్షన్ చేస్తున్నాము మరియు మేము అనలాగ్ పోర్ట్ A0 ఉపయోగిస్తున్న ప్రారంభంలో మేము దానిని 0 కి కేటాయిస్తున్నాము సెటప్ దశలో మేము GSM తో ఈ ప్రత్యేకమైన సీరియల్ కమ్యూనికేషన్ కోసం mySerial begin ని ఉపయోగిస్తాము మరియు ఇది స్క్రీన్తో సీరియల్ కమ్యూనికేషన్ కోసం అప్పుడు ఆలస్యం ఉంది మరియు మేము పిన్ మోడ్ 2 ను అవుట్పుట్ చేయడానికి చేస్తున్నాము మేము పిన్ నంబర్ 2 ను అవుట్పుట్ పోర్టుగా చేస్తున్నాము మరియు సెటప్ ఫేస్ లో పోర్ట్ 2 లో హై డిజిటల్ విలువను ఇక్కడ వ్రాస్తున్నాము ఇప్పుడు లూప్ ఫేస్ లో మనం ఏమి చేయాలి టచ్ సెన్సార్కు ఆ సిగ్నల్ అనుసంధానించబడిన అనలాగ్ పిన్ నుండి విలువను మేము చదువుతాము ఆపై మేము పొందుతున్న టచ్ విలువను ప్రింట్ చేస్తున్నాము మీరు దానిని సీరియల్ మానిటర్లో చూడవచ్చు ఇప్పుడు టచ్ విలువ కొంత విలువ కంటే ఎక్కువగా ఉంటే అది ఇక్కడ 1000 అప్పుడు మేము సందేశాన్ని పంపుతాము ఆపై పిన్ 2 కు డిజిటల్ లో వ్రాస్తున్నాము మరియు మేము 2000 మిల్లీసెకన్లు లేదా 2 సెకన్ల ఆలస్యాన్ని అందిస్తాము మరియు తరువాత మనం డిజిటల్ లో పిన్ 2 నుండి వ్రాస్తాము SMS ఫంక్షన్ను ఏమి పంపుతుంది తరువాతి భాగంలో మనము చూస్తాము మునుపటి ఉదాహరణలో మేము ఏమి చేసామంటే మేము SMS అందుకున్నాము మేము SMS ను అందుకున్నాము తరువాత మేము కొంత భాగాన్ని తీసివేశాం మరియు తరువాత మేము అవసరమైన వాటిని చేసాము ఇప్పుడు ఇక్కడ మేము ఒక నిర్దిష్ట సంఖ్యకు SMS పంపాలి అలాంటప్పుడు మీరు ఈ ప్రత్యేకమైన AT కమాండ్ ఉపయోగించాలి "AT CMGF 1" అప్పుడు మేము 1 సెకను డిలే ఇస్తాము ఆపై మరలా మనం మరొక AT ఆదేశాన్ని SMS పంపబడే మొబైల్ నంబర్ పంపుతున్నాము మేము మళ్ళీ 100 మిల్లీసెకన్ల ఆలస్యం ఇచ్చి ఎస్ఎంఎస్ పంపుతాము SMS హెచ్చరిక మీ మొబైల్కు పంపబడుతుంది మరియు మళ్ళీ మేము ఆలస్యం చేస్తున్నాము మీరు లెక్కించినట్లయితే మొత్తం అక్షరాలు 26 నేటి ప్రయోగంలో మేము టచ్ సెన్సార్ను ఇంటర్ఫేస్ చేస్తాము ఈ టచ్ సెన్సార్ యొక్క లక్షణం గురించి నేను ఇప్పటికే చర్చించాను ఈ రోజు నేను ఇంటర్ఫేసింగ్ చేస్తాను నేను ఈ సెన్సార్ను ఎలా ఇంటర్ఫేస్ చేయవచ్చో చూద్దాం ఇది టచ్ సెన్సార్ ఇతర సెన్సార్ల మాదిరిగానే దీనికి 3 పిన్స్ కూడా వున్నాయి ఒకటి జిఎన్డి తదుపరిది విసిసి మరియు తరువాతిది అనలాగ్ సిగ్నల్ అయిన అవుట్పుట్ సిగ్నల్ టచ్ సెన్సార్ రెండు వైపుల నుండి పనిచేస్తుంది మీరు ఈ వైపు నుండి తాకినట్లయితే మీరు ఆ వైపు నుండి తాకినట్లయితే నేను మొదట ఈ టచ్ సెన్సార్ను కనెక్ట్ చేస్తాను ఒకటి నేను Vcc కి ఒకటి GND కి మరియు ఒకటి నేను ఉపయోగిస్తున్న అనలాగ్ పోర్టుకు A0 ఇప్పుడు నేను చెప్పినట్లు నేను ఒక LED ని కూడా కనెక్ట్ చేసాను ఇది యానోడ్ మరియు ఈ పాయింట్ నుండి నేను డిజిటల్ పిన్ 2 కి కనెక్ట్ చేస్తాను ఇది సందేశం పంపబడిందా లేదా అనే తనిఖీ ప్రయోజనం కోసం మాత్రమే GSM మాడ్యూల్ కోసం ఇది GND మరియు ఇతర 2 పిన్లకు అనుసంధానించబడి ఉంది మొదటిది Tx పిన్ నంబర్ 10 కి అనుసంధానించబడుతుంది మరియు Rx పిన్ నంబర్ 11 కి అనుసంధానించబడి ఉంటుంది ఆ బల్బులో ఆన్ ఆఫ్ ద్వారా SMS నియంత్రణ మేము మా మొబైల్ నుండి ఈ GSM కి ఒక SMS పంపుతున్నాము మరియు ఏదైతే మేము అందుకొన్నామో అది ఈ మైక్రోకంట్రోలర్ పనిచేస్తున్న దాని ఆధారంగా మేము అందుకొన్నాం కానీ ఇప్పుడు ఇది వ్యతిరేకం నేను దీన్ని తాకినప్పుడు ఈ GSM నుండి SMS హెచ్చరిక నా మొబైల్ నంబర్కు పంపబడుతుంది నేను మొదట కోడ్ను డంప్ చేస్తాను మరియు ఈ టచ్ సెన్సార్ను తాకినట్లయితే నేను SMS అందుకునే మొబైల్ ఇది కోడ్ డంప్ చేయబడింది ఇప్పుడు చూద్దాం నేను ఈ సెన్సార్ని తాకు తాను గ్రీన్ లైట్ అంటే ఈ ప్రత్యేకమైన జిఎస్ఎమ్ మాడ్యూల్ నుండి ఈ సిమ్ ద్వారా ఎస్ఎంఎస్ పంపబడింది మొబైల్కు మరియు నేను అందుకున్నదాన్ని చూద్దాం నేను SMS అందుకొన్నాను ఇందులో ప్రదర్శించబడుతున్న ఈ GSM మొబైల్ నంబర్ను నేను సేవ్ చేసాను నేను మరోసారి చేస్తాను కాబట్టి LED మెరుస్తుంది మరియు నేను ఒక SMS అందుకుంటాను నేను మరొక SMS అందుకున్నట్లు మీరు చూడవచ్చు మొత్తం ప్రక్రియ చాలా సరళంగా ఉంటుంది కాని ఈ టచ్ సెన్సార్తో మనకు వివిధ రకాల అప్లికేషన్స్ ఉండవచ్చు ధన్యవాదాలు